కాబట్టి మనం ఇప్పటి వరకు XT1 చూసాము కనుక మీ అందరికీ నేను 1 లేదా 2 విషయాలు చెప్పాలి వాస్తవానికి ఈ కోర్సుకి వెళ్లే ముందుమనం చూసినట్లయితే ఇందులో చాలా ఎక్కువ గణనలు ఉన్నాయి మనమంతా మనుషులం కనుక మీరు గమనించినట్లయితే ఈ లెక్కలు అన్నింటినీ నేను సరిగా చేశానని అనుకుంటున్నాను కానీ కాలిక్యులేటర్ నొక్కినప్పుడు సంఖ్యా విలువల్లో నేను కూడా కొంత తప్పు చేసి ఉండవచ్చు ఎందుకంటే మీరు నా ముందు కూర్చో లేదు కదా అందువలన ఇంతకు ముందు ఒకటి రెండు చోట్ల కొన్ని దిద్దుబాట్లు చేశాను ఉదాహరణకు EpEsబదులుగా VpVsరాశాను అదే మన అందరం తరగతి గదిలో ఉన్నట్లయితే వెంటనే సరిదిద్దుకోవడానికి అవకాశం ఉండేది అదేవిధంగా x2 ని విభజన చేయకుండా పెంచడం జరిగిందిఅది కూడా సరిదిద్దబడింది అదే విధంగా ఈ లెక్కలన్నీ కూడా ఎందుకంటే తరువాత మీరు మరెన్నో లెక్కలను చూస్తారు కాబట్టి నా ఉద్దేశ్యం ప్రత్యేకంగా మనం లోడ్ ఫ్లో తరువాత ఎకనామికల్ లోడ్ డిస్పాచ్ మరియు ఫాల్ట్ స్టడీస్ చూసినప్పుడు కాబట్టి మీరు గణన లోపం లేదా ఏదైనాకనుగొంటే మీరు నాకు మెయిల్ పంపండినేను మిమ్మల్నిఅభినందిస్తాను సరే ఏదేమైనప్పటికీ మీరు ఒకవేళ నేను రాయడం లో గాని లేదా ఏదైనా లోపం గమనించినట్లయితే నాకు మెయిల్ పంపించండి తద్వారా నన్ను నేను సరిదిద్దుకోగలను కాబట్టి ఇప్పుడు ZB అనగా మీ ZBline అనగా బేస్ లైన్ వోల్టేజ్ దీనిని మనం లెక్కించినట్లయితే అది 113 432100గా వచ్చింది అనగా 128 66Ω మరియు Xline XlineΩZBlineఇది పర్ యూనిట్ Xline అంటే Xline విలువ అని అర్థం అది 60128 660 466 p u అదేవిధంగా ఇప్పుడు మోటార్ వైపు చూసినట్లయితే మరియు ఆ సమీకరణం 16 ఉపయోగించినట్లయితే ఆ పాత విలువలు అన్ని కూడా కొత్త విలువలు అవుతాయి కనుక ఇంతకుముందు మొత్తం నేను మీకు వివరించాను కాబట్టి ఇవన్నీ కూడా మీరు సులభంగా చేయవచ్చు కనుక నేను నేరుగా రాస్తున్నాను మీరు ప్రయత్నించండి కాబట్టి Xm1 ఓమిక్ విలువ వచ్చి 0 2 240ఎందుకంటే మొదట మీరు మీ స్వంత ఓమిక్ విలువ యూనిట్లను స్వంత రేటింగ్ను సొంత బేస్ విలువలుగా మార్చాలి సరేనా కనుక మోటార్ 1 కి బేస్ MVA లేక బేస్ KV వచ్చి 30 క్షమించండి మోటర్ రేటెడ్ బేస్ ఓల్టేజ్ వచ్చి 30 KV మరియు రేటెడ్ MVA వచ్చి 40 అందువలన అది 2MVAఅనగా ఆ మోటార్ లో ఈ విలువ ఎల్లప్పుడూ మీ మోటారు రేటింగ్ యొక్క బేస్ విలువను ఇస్తుంది కాబట్టి 0 2 240అది 4 5Ω అనగా అది ఓమిక్ విలువ కానీ మనకి Z బేస్ 10 89 Ω గా తెలుసు అందువలన 4 8ZBకనుక అది 0 అదేవిధంగా మిగిలిన రెండింటినీ మీరు సులభంగా లెక్కించవచ్చువాటిని మీరు సమీకరణం 16 ను ఉపయోగించుకొని నేరుగా లెక్కించవచ్చు కాబట్టి Xm2new 0 2 10030 30332అది ఏమైనప్పటికీ 0 551 p u గా వస్తుంది అదేవిధంగా సమీకరణం 16 ను ఉపయోగించి మోటార్ 3 కు లెక్కిస్తే మీకు 0 ఇది చేసిన తరవాత పర్ యూనిట్ రేఖాచిత్రం గీయండి అంటే ఇది సింగిల్ లైన్ రేఖాచిత్రం వీటన్నింటికీ ఇదే రేఖాచిత్రం నమూనా మరియు ఇది మీ పర్ యూనిట్ రేఖాచిత్రం కాబట్టి జనరేటర్ రియాక్టన్స్ వచ్చి 0 కనుక ఇది ఇచ్చేశారు తర్వాత ట్రాన్స్ఫార్మర్ T1 ను సాధారణ బేస్ కు మార్చండి అలా మీరు చేసిన తర్వాత మీకు j0 తరువాత ఇది లైన్ఇది వచ్చి j0 466 p u మరియు ఇది ట్రాన్స్ఫార్మర్ T2 రెండు ట్రాన్స్ఫార్మర్లు కూడా ఒకటే వాటికి ఒకే రేటింగ్ మరియు ఒకే రియాక్టన్స్ ఉంటాయి కాబట్టి j0 u మరియు మూడు మోటార్లు కూడా సమాంతరంగా ఉంటాయి సరేనా కాబట్టి మోటారు 1 కి j0 551మోటారు 3 కి j0 826 మరియు ఇప్పుడు రేఖా చిత్రమును పూర్తి చేయండి ఇక్కడ విషయం ఏమిటంటే ఈ లెక్కల అన్నింటిలోనూ నేను 'j' ని మళ్లీ మళ్లీ ఉపయోగించడం లేదు ఎందువలన అంటే అది వికృతం గా మారుతుంది కాబట్టి కనుక ప్రతి చోటా 'j'ను అలానే ఉంచేయండి ఆ తరవాత సర్క్యూట్ రేఖాచిత్రం లో 'j' ని పెట్టండి ఎందువలనంటే ఈ మోటర్ టెర్మినల్ వోల్టేజ్ ఇవ్వబడింది కాబట్టి తదనుగుణంగా మీరు కరెంట్ను లెక్కించాల్సి ఉంటుంది మరియు ఇంకో విషయం ఏమిటంటే ఇవన్నీ కూడా మీరు ఫాల్ట్ స్టడీస్ లో చూస్తారు కానీ ఇక్కడ అ రేఖాచిత్రం తరువాత మనము అన్ని 'j' విలువలను పెట్టాము సరేనా తరువాతది ఉదాహరణ 5 సరేనా కనుక ఇది యదార్ధంగా చాలా చిన్నది అనగా మూడు సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లను వాటి నేమ్ ప్లేట్ రేటింగ్ లతోపాటు ఇవ్వబడింది ఏ ట్రాన్స్ఫార్మర్ నేమ్ ప్లేట్ రేటింగ్ అయినా వాటి నుంచి వస్తుంది 3 ఫేజ్ బ్యాంకు కోసం వోల్టేజ్ మరియు పవర్ బేస్లను ఎంచుకునే Y Y మరియు Y ∆ కనెక్షన్లు ఉన్నప్పుడు రియాక్టెన్స్ రేఖాచిత్రాన్ని నిర్ణయించండిదీని అర్థం ఏమిటంటే మన దగ్గర మూడు సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయనుకోండిఅందులో ఒక ట్రాన్స్ఫార్మర్ను 3 ఫేజ్ Y Y ఇంకొకటి Y ∆ లో కనెక్ట్ చేయబడి ఉన్నాయి అనుకోండి అయితే చూడండి ఇక్కడ మీరు కనుగొనాల్సిoది 3 ఫేజ్ బ్యాంకు యొక్క వోల్టేజ్ మరియు పవర్ బేస్ అని అర్థం కాబట్టి అవి ఒకవేళ Y Y లేక Y ∆ అయినట్లయితే మీరు పర్ యూనిట్ లో ఏమి చేస్తారు ఇక్కడ చూడండి ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ లు ఇవ్వబడ్డాయి వాటి సింగిల్ ఫేజ్ రేటింగ్ వచ్చి 1000 KVA అనగా 1 MVA మరియు వోల్టేజ్ వచ్చి 12 6666 KV గా ఇవ్వబడింది లీకేజ్ రియాక్టన్స్ 0 గా ఇవ్వబడింది మరియు ఇక్కడ ఈ Xm అనేది మోటార్ కి సంబంధించింది కాదు అది మాగ్నెటైజింగ్ రియాక్టన్స్ దానిని 50 p u గా ఇవ్వబడింది కనుక మీరు పర్ యూనిట్ పర్ సింగిల్ ఫేజ్ లేక పర్ యూనిట్ పర్ త్రీ ఫేజ్ తీసుకొని కనుగొన్నట్లయితే అవి రెండూ ఒకటే వస్తాయికానీ ఇక్కడ ఇచ్చింది సింగిల్ ఫేజ్ పర్ యూనిట్ ఇవ్వబడింది మరియు మాగ్నెటైజింగ్ రియాక్టన్స్ వచ్చి 50 p u గా ఇవ్వబడింది ఇప్పుడు దీనిని మీరు సింగిల్ ఫేజ్ గా పరిగణించినట్లయితే అప్పుడు B1 వచ్చి 12 66 KV మరియు B2 వచ్చి 66 మనకు ప్రీ ప్రైమరీ వైపు వచ్చి 12 66 ఉందిసెకండరీ వైపు 66 KV మరియు base వచ్చి 1000 KVA అనగా 100010001 MVA కనుక ZB1 B12Base అందువలన అది 12 662అనగా 160 ఇదంతా కూడా మీరు సింగిల్ ఫేజ్ గా పరిగణించినప్పుడు అదేవిధంగా ఆ ZB2 B22Baseఅనగా 6621అందువలన 4356 Ω కనుక ఇది యదార్ధంగా ప్రాథమిక వైపు సూచించబడిన వాస్తవ రియాక్టన్స్ అనగా X1 0 27 అందువలన అది 16 027 ఓమిక్ విలువ సరేనా ఎందువలన అంటే ఇది ఇచ్చేశారు కాబట్టి లీకేజ్ రియాక్టన్స్ XL ఇవ్వబడింది దానిని మనం అనగా X1 ను ప్రధమ వైపు సూచించబడినదిగా రాస్తాము అదే విధముగా Xm వచ్చి 50 160 27 అనగా 8013 ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ను Y Y లేక Y ∆ కు మార్చండి 3 సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ల యొక్క 3 ఫేజ్ ఇంటర్ కనెక్షన్ను పరిశీలిద్దాం ఇప్పుడు ప్రాథమిక వైపు Y లో మరియు ద్వితీయ వైపు Y లేక ∆ లో కనెక్ట్ చేయండి ఎందువలన అంటే అది Y Y లేక Y ∆ లో ఇచ్చారు కాబట్టి మరియు B3Φ KVA వచ్చి లైన్ టు లైన్ కు అనుకోండి ఎందువలన అంటే సింగిల్ ఫేజ్ రేటింగ్ వచ్చి 1 MVA కాబట్టి ఇప్పుడు 3 సింగిల్ ఫేజ్ లు కనెక్ట్ చేయబడ్డాయి అందువలన B3Φ వచ్చి 3 1 అనగా 3 మరియు సింగిల్ ఫేజ్ B Line line వచ్చి 12 ఇది ఒక వైపు అనుకోండి కనుక అది 3తో పెంచబడుతుంది ఇలాగే మనం ఇంతకు మునుపు ఒక ఉదాహరణ లో చూడడం జరిగింది కావున 312 66 KV అందువలన ZB1 KVBLL2MVAB3∅ అనగా అది 312 6623అందువలన 160 కాబట్టి X1 అనేది ఇంతకుముందు అసలైనది అది మనకు 16 027 Ω వచ్చింది మరియు Xm వచ్చి 8013 అందువలన X1 వచ్చి 16 07 దానిపై 1027 దానిపై 160 1p అదే విధముగాXm వచ్చి 8013 27 అనగా 50 p అందువలన రేటింగ్ విషయానికి వచ్చినట్లయితే అది సింగిల్ ఫేజ్ అయినా లేక త్రీ ఫేజ్ అయినా ఈ పర్ యూనిట్ విలువలు ఒకటేగా ఉంటాయి కాబట్టి మీ రియాక్టన్స్ రేఖాచిత్రం Y Y మరియు Y ∆ కనెక్షన్లు ఈ చిత్రంలో చూపబడ్డాయి ∆ Y లేదా ∆ ∆ కోసం రియాక్టన్స్ రేఖాచిత్రం ఒకే విధంగా ఉంటుందని గమనించండి కాబట్టి ఇది మీ మాగ్నెటైజింగ్ సమాంతరంగా j50 అని చూపబడిందిఈ ఉదాహరణలో rm ని పరిగణనలోకి తీసుకోము మరియు ఇది మీ j0 ఇది మరోవైపు మరియు కరెంట్ I1 కరెంట్ I2 దిశలు చూపబడ్డాయి మరియు ఇవి ద్వితీయ వైపు వోల్టేజ్ V1 వోల్టేజ్ V2 కనుక ఇది కేవలం మీకు చూపించడానికి దీని తర్వాత అనగా ఈ పర్ యూనిట్ సిస్టం తర్వాత మీరు వోల్టేజ్ నియంత్రణ పద్ధతిని చూస్తారు కాబట్టి ఇప్పుడు ఉదాహరణ 6 చూసినట్లయితేఇక్కడ మీరు పర్ యూనిట్ రేఖాచిత్రం కనుగొనాలి ఇక్కడ మనకు ఒక జనరేటర్ వుంది ఇప్పుడు నేను ముందు సమాచారానికి వస్తానుఒకవేళ అది 1 2 3 గా ఇవ్వబడినట్లు అయితే అది 3 బస్సులు సమస్య అని అర్థం కనుక ఇది జనరేటర్ 1ఇది జనరేటర్ 2 మరియు ఇది లోడ్ ఇది ట్రాన్స్ఫార్మర్ T1 మరియు 1 నుంచి 2 కు లైన్ ఇంపెడెన్స్ వచ్చి 4 j16 Ω మరియు 1 నుంచి 3 కు 2 j8ఇది యదార్ధంగా అందులో సగం మీరు సులభంగా లెక్కించడానికి సగం తీసుకోవాలి మరియు 2 నుంచి 3 కు 2 j8 Ω మరియు ఇది లోడ్ ఈ లోడ్ ఇవ్వబడింది కనుక జనరేటర్ ఒకటి వచ్చి 50 MVA 12 2 KV మరియు దాని రియాక్టన్స్ 0 10 p గా ఇవ్వబడింది జనరేటర్ 2 వచ్చి 20 MVA 13 8 KV మరియు దాని రియాక్టన్స్ Xg2 0 10 p u గా ఇవ్వబడింది అందువలన ఈ ట్రాన్స్ఫార్మర్ 1 T1 రేటింగ్ వచ్చి 80 MVA అంటే ప్రైమరీ వైపు 12 2 మరియు సెకండరీ వైపు 132 KV కనుక లో ఓల్టేజ్ వైపు వచ్చి 12 2 KV మరియు ఇంకో వైపు వచ్చి 132 అనగా ఆ లైన్ వైపు మరియు ట్రాన్స్ఫార్మర్ T1 రియాక్టన్స్ వచ్చి 0 10 p ట్రాన్స్ఫార్మర్ T2 వచ్చి 40 MVAకానీ అది మొదట్లో అనగా మీ హై వోల్టేజ్ వైపు 8 KV 132 KV గా ఉంటుంది అంతే కాక XT2 0 10 p u కాబట్టి ఎప్పుడైతే లోడ్ అనేది 50 MVA0 8 పవర్ ఫాక్టర్ తో వెనుకబడి ఉంటుందో మరియు 124 KV తో ఆపరేట్ అయినట్లయితే దాని అర్థం ఈ బస్ 3 యొక్క ఓల్టేజ్ వచ్చి యదార్ధంగా 124 KV అని మరియు ఎప్పుడైతే ట్రాన్స్ఫార్మర్ 30 గా ఇచ్చినట్లయితే అప్పుడు ట్రాన్స్ఫార్మర్ 1 వైపు అనగా లో ఓల్టేజ్ వైపు 12 2 132 KV అవుతుంది జనరేటర్ విషయానికి వచ్చినట్లయితే దానిని ఎలా రాస్తారు అంటే 13 132 KV వైపు అనగా యదార్ధంగా ఈ వైపు 13 2 లో వోల్టేజ్ వైపు ఇది జనరేటర్ కి సంబంధించినది అని అర్థం కనుక ఈ లో వోల్టేజ్ వైపు జనరేటర్ యొక్క టెర్మినల్ వోల్టేజ్ వచ్చి 13 8 మరియు 132 KVఈ వైపు ఉంటుంది ఇవన్నీ కూడా ఈ విధంగా ఇస్తారు కాబట్టి గందరగోళం ఉండకూడదు మరియు ఇది పవర్ సిస్టం నమూనా రేఖాచిత్రం మరియు లోడ్ వచ్చి 15 MVA 0 8 వెనుకబడి ఉందికానీ అది 124 KV తో ఆపరేట్ చేయబడుతుంది లైన్ అనేది 132 అయినప్పటికీ లోడ్ వల్ల ఓల్టేజ్ అనేది 124 KV అవుతుంది కాబట్టి ట్రాన్స్మిషన్ లైన్ బేస్ KV ఇవ్వబడలేదు అని అనుకుంటాము అందువలన మనం దానిని 100 KV అనుకుంటాము అందువలన ఏకపక్షంగా 132 బదులు 100 KV తీసుకున్నాను దానివల్ల మీకు ట్రాన్స్ఫర్మేషన్ అనేది సులభంగా మారుతుంది మీ బేస్ ఓల్టేజ్ ఏమైనప్పటికీమీ జవాబు పర్ యూనిట్లో వచ్చినప్పటికీ 10 మీద మీ రియల్ యూనిట్ కు మార్చినప్పుడు మీకు అదే వస్తున్నట్టుగా మీరు గమనిస్తారు ఇక్కడ నేను 100 KV తీసుకున్నాను మీరు ఈ సమస్యను పరిష్కరించినప్పుడు మీరు బేస్ వోల్టేజ్ 130 KV తీసుకోండి మీకు ఏవైతే పర్ యూనిట్ విలువలు వచ్చినయో వాటిని మీరు రియల్ పరిమాణాలకు మార్చినప్పుడు మీకు అదే విలువలు రావడం మీరు గమనిస్తారు జనరేటర్ సర్క్యూట్లో బేస్ KV వచ్చి 100 12 24 KVఈ 100 KV ఉద్దేశపూర్వకంగా నేను ట్రాన్స్మిషన్ లైన్ కోసం తయారు చేసాను అలాంటి అన్ని ట్రాన్స్ఫర్మేషన్లను నేను మీకు చూపించగలను కాబట్టి అది 100 మరియు ఈ ట్రాన్స్ఫార్మర్ యదార్ధంగా వచ్చి 12 కావున లైన్ వైపు ఉన్న జనరేటర్ 1 బేస్ ఓల్టేజ్ వచ్చి 100 12 2132 కాబట్టి అది 9 అదేవిధంగా జనరేటర్ వైపు G2 వచ్చి 10013 కనుక అది 10 45 KV కాబట్టి అన్ని ట్రాన్స్ఫర్మేషన్లను ఒకే బేస్ మీద ఉంచాలి ఇప్పుడు G1 కు సమీకరణం 16 ను వర్తింప చేయండి కనుక సమీకరణం 16 ను ఉపయోగించి రాసినట్లయితే Xnew Xold సాధారణంగా అది Xg1new Xg1old BnewBoldBold2Bnew2 మీరు Bnew Bold 100 అనుకోండి ఇప్పుడు Bold వచ్చి G1 యొక్క రేటెడ్ MVA కి సమానం నా ఉద్దేశం ఏమిటంటే మీరు పాత MVA లేదా పాత KV ను ఎక్కడ తీసుకున్నా అది జనరేటర్ లేదా ట్రాన్స్ఫార్మర్ లేదా మోటారు యొక్క రేటెడ్ వోల్టేజ్ అని మరియు పాత MVA అంటే జనరేటర్ లేదా ట్రాన్స్ఫార్మర్ లేదా మోటారు యొక్క రేటింగ్ అని అర్థం ఇవన్నీ ఎప్పుడూ మీ పాత విలువలు సరేనా కాబట్టి మీరు గందరగోళానికి గురి కాకూడదు అందువలన నేను MVA బేస్ వోల్ట్ ను ఎలా రాస్తున్నానంటే Bold rated MVA of G1 ఇది వచ్చి దేనికి సమానం అంటే ఇచ్చిన సమాచారం కు అనగా 50 MVA మరియు KVA బేస్ ఓల్డ్ అనగా 12 2 KV కు జనరేటర్ టెర్మినల్ వోల్టేజ్ 12 2 గా ఇవ్వబడింది కాబట్టి ఏ రేటెడ్ విలువ అనగా KVMVA అయినా మీ పాత బేస్ విలువలు అని అర్థం మరియు క్రొత్తవి వచ్చి మీరు అనుకున్నవి కాబట్టి ఇది మీ KV బేస్ అనగా 12 2 KV మరియు మీరు జనరేటర్ 1 కి లెక్కించిన కొత్త KV బేస్ వచ్చి 9 24 KV మరియు జనరేటర్ 2 కి 10 45 KV దాని అర్థం ఏమిటంటే Bnew మళ్లీ తిరిగి రాసినట్లయితే అది 9 24 KV మరియు Xg1old Xg1 0 10 p Xg1old అంటే మీకు ఏదైతే జనరేటర్ రియాక్టన్స్ ఇచ్చారో అది పాత విలువ అని అర్థం కనుక సూత్రంసమీకరణం 16 ను వర్తింపజేసినట్లయితే Xg1new అనేది దేనికి సమానం అవుతుంది అంటే 0 మీరు ఏ సమాచారాన్ని అయితే ప్రతిక్షేపిస్తారో మీకు 0 మీకు మళ్లీ నేను చెబుతున్నాను నేను లెక్కించేటప్పుడు ఏమైనా లోపాలు ఉన్నట్లయితే మీరు నాకు మెయిల్ పంపండి తద్వారా నేను నా లోపాలను సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అదే విధంగా G2మీరు సూత్రాన్ని ఉపయోగించినట్లయితే Xg2new వచ్చి 0 8719 p u కు సమానం అవుతుంది మరియు ట్రాన్స్ఫార్మర్ T1 కు మీరు అదే సూత్రాన్ని ఉపయోగించి లెక్కించి నట్లయితే XT1new వచ్చి 0 2179 p కి సమానం అవుతుంది అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్ T2 కి XT2 వచ్చి 0 కాబట్టి ఉద్దేశపూర్వకంగా నేను దీనిని తీసుకున్నాను ఒక సమస్యలో పర్ యూనిట్కు సంబంధించి అన్ని రకాల సంభాషణలు చూపబడతాయి కానీ తరువాతి దశలో మీరు ఈ విషయాలన్నింటికీ భారీ గణనను చూస్తారు కాబట్టి ట్రాన్స్మిషన్ లైన్ యొక్క బేస్ ఇంపెడెన్స్ ను 100 KV గా తీసుకున్నారు మీ బేస్ వోల్టేజ్ మరియు బేస్ MVA 100 కనుక ZBline వచ్చి 1002100అనగా 100Ω ఇప్పుడు Z12 లైన్ ఇంపెడెన్స్ 4 j16 Ω గా ఇవ్వబడింది మీ Z12 ఓమిక్ విలువ బై ZBఅనగా లైన్ ఇంపెడెన్స్ చేస్తే లైన్ యొక్క బేస్ విలువ వస్తుంది కాబట్టి 4 j16100 కనుక అది 0 04 j0 16 p u అవుతుంది మరియు Z13 Z23 ఎందువలన అంటే రెండు లైన్లు కూడా ఒకటే మరియు రెండు లైన్లు కు ఇంపెడెన్స్ అనేది సమానంగా ఉంటుంది మరియు అది వచ్చి దేనికి సమానం అంటే 2 j8100 అనగా 0 02 j0 08 పర్ యూనిట్ ఇప్పుడు లోడ్ స్పెసిఫైడ్ ఇచ్చారు పవర్ అనేది 0 8 పవర్ ఫాక్టర్ వెనుకబడి ఉంది అందువలన 5000 8 j 0 ఒక విషయం వినండి ఒకవేళ లోడ్ కు లాగింగ్ పవర్ ఫాక్టర్ ఇచ్చినట్లయితే దాని అర్థం ఏమిటంటే యదార్ధంగా లోడ్ అనేది మూలం నుండి శక్తిని వినియోగిస్తుంది కనుక లోడ్ అనేది లాగింగ్ పవర్ ఫాక్టర్ అయినట్లయితే అది 0 8 j 0 6 అవుతుంది కాబట్టి మీరు మైనస్ తీసుకోవద్దని నేను సూచిస్తున్నానుఒకవేళ తీసుకున్నట్లయితే అది తప్పు అవుతుంది ఎందుకంటే లోడ్ ఎప్పుడూ శక్తిని వినియోగిస్తుంది మరియు జనరేటర్ అనేది లైన్లో శక్తిని నింపుతుంది కాబట్టి అది 4 j30 MVA దానిని 4 j30 బ్రాకెట్లో MVA పెడతాము లేకపోతే అది 40 మెగావాట్ మరియు 30 మెగా వార్ అవుతుంది కానీ మొత్తం మీద అది MVA అవి సిరీస్ లేక సమాంతరంగా ఉన్నప్పటికీ అది లోడ్ అవుతోంది కాబట్టి నేను రెసిస్టెన్స్ మరియు రియాక్టన్స్ యొక్క సిరీస్ కలయికను తీసుకుంటాను మరియు సమాంతరమైన కలయిక కూడా ఇచ్చేశారుకానీ పాక్షికంగా నేను మీకు చూపిస్తాను మిగతాది మీరు చేయండి కనుక ఇప్పుడు మీరు సమీకరణం 11 కి వెళ్ళినట్లయితేచూడండి సమీకరణం 11 ఇక్కడ నుంచి దూరంగా ఉంది అనుకుంటాను ఏ పేజీలో అది ఉందో తెలియడం లేదు నేను దాన్ని పొందుతాను లేకపోతే నేరుగా మీరు తిరిగి వెనక్కు వెళ్ళి చూడవచ్చుఅది ఎక్కడో కలిసిపోయింది అయినప్పటికీ ఇది పెద్ద విషయం కాదు నేను దాన్ని కనుక్కుంటాను కనుక సమీకరణం 11 ఉపయోగించినట్లయితే Zload కాంజుగేట్ వచ్చి ఓమిక్ విలువ ఇచ్చిన సమాచారం ప్రకారం ఆ లోడ్ వోల్టేజ్ వచ్చి 124 KV గా ఇవ్వబడింది కనుక అది 12424j30 క్షమించండి అది 40 j 30 అనగా 307 870 Ω అదే Z ఇంపెడెన్స్ కాంజుగేట్ అవుతుంది కావున Z వచ్చి 307 52∟ 36క్షమించండి 36 870 Ω సరేనా కనుక ఇది మీ Z ఇప్పుడు ఇది ఇంపెడెన్స్ ఓమ్ సరేనా ఇప్పుడు ఈ ఇంపెడెన్స్ పర్ యూనిట్ కాంజుగేట్ డివైడెడ్ బై లైన్ బేస్ ఇంపెడెన్స్ సరేనా కనుక అది బేస్ ఇంపెడెన్స్ కు వచ్చి 100Ω కాబట్టి 307 కావున అది 2 46 j1 84 p యదార్ధంగా అది Z ఇప్పుడు రెండు వైపులా కాంజుగేట్ తీసుకోండి అప్పుడు అది ZLoad అవుతుంది మరియు కోణం వచ్చి ప్లస్ అవుతుంది అందువలన అది 2 46 j1 కనుక రెండు వైపులా కాంజుగేట్ తీసుకోవడం జరిగింది అందువలన Rseries వచ్చి 2 ఇది రెసిస్టెన్స్ భాగం మరియు Xseries వచ్చి 1 రెసిస్టెన్స్ మరియు రియాక్టన్స్ సమాంతర కనెక్షన్ వచ్చి Rparallel అవుతుంది కనుక అది 1242 40 మరియు అది మీ రెసిస్టివ్ విభాగం అనగా 40 j 30 మీ 40 MW అనేది బేస్ విలువ కాబట్టి అందువలన 1242 40 384 4 Ω మరియు Rparallel p u వచ్చి 384 4కానీ 100 Ω అనేది బేస్ ఇంపెడెన్స్ కనుక 3 844 p u అదేవిధంగా Xparallel వచ్చి30 మెగా VAR అనేది 40 j 30 లోడ్ కి వస్తుంది కాబట్టి అందువలన 1242 30 అనగా 512 కావున Xparallel p u వచ్చి 5 125 p u ఇంతవరకు నేను చూపించాను సమాంతర భాగం మీరు చేయండి నేను మీకు చూపించింది సిరీస్ కనెక్షన్ మాత్రమే సరేనా కాబట్టి ఇది పర్ యూనిట్ రేఖాచిత్రం అనగా రియాక్టన్స్ రేఖాచిత్రం కనుక ఇది జనరేటర్ 1j0 3486 p u మరియు ఇది ట్రాన్స్ఫార్మర్ j0 తర్వాత మూడు లైన్లు ఉన్నవి అవి 0 16 మరియు ఈ రెండు లైన్లకు 2 రియాక్టన్స్ లు 2 ఇంపెడెన్స్ లు చూపించబడినవి ఇది కూడా ట్రాన్స్ఫార్మర్ T2 j0 33 మరియు ఇది జనరేటర్ రియాక్టన్స్ మరియు ఈ లోడ్ తర్వాత 2 46 అనగా రెసిస్టివ్ భాగం ఇది మీ సిరీస్ రియాక్టన్స్ భాగంఇది లోడ్ రేఖా చిత్రంఈ కనెక్షన్ పూర్తయింది ఇప్పుడు దీనిని నేను సమాంతరంగా చేశాను ఇది మాత్రమే మీకు చూపించాను కాబట్టి మీరు లెక్కించవచ్చు మరియు ఈ రేఖాచిత్రం చేసుకోవచ్చు కాబట్టి ఇది మీ పర్ యూనిట్ రేఖాచిత్రం ఇది యదార్ధంగా మీ ఫాల్ట్ స్టడీస్ కి ఉపయోగపడుతుంది మరియు ఇంకో విషయం మీరు తరువాత చూస్తారు కనుక విషయం ఏమిటంటే 100 KV బేస్ వోల్టేజ్ బదులుగా మరొక బేస్ వోల్టేజ్ ఎంచుకున్నట్లుయితే ఈ పారామితులు భిన్నంగా ఉంటాయి కానీ చివరకు మీరు ఎప్పుడైతే నెట్వర్క్ ను పరిష్కరిస్తారో మరియు ఎప్పుడైతే మీరు అన్ని విలువలను అనగా వోల్టేజ్కరెంట్ పవర్ మరియు ఇంపెడెన్స్ లను రియల్ విలువలకు మారుస్తారో అప్పుడు మీకు వచ్చిన విలువలు ఒకటే విధంగా ఉంటాయని మీరు గమనిస్తారు కాబట్టి ఇది మీకు చివరి ఉదాహరణ అని నేను భావిస్తున్నానుఆ తర్వాత మనం క్రొత్త విషయానికి వెళ్తాము కాబట్టి మీకు తెలుసు సమాంతరమైన సర్క్యూట్లు అక్కడ ఉన్నవి T1 T2 T3 T4 అనే నాలుగు ట్రాన్స్ఫార్మర్లు అక్కడ ఉన్నాయి 220 KV లైన్ మరియు ఈ లైన్ రెండు వచ్చి 132 KV మరియు ఈ ట్రాన్స్ఫార్మర్ జనరేటర్ రేటింగ్ వచ్చి 90 MVA మరియు 13 8 KV Xg ఇవ్వబడిందిట్రాన్స్ఫార్మర్ T1 వచ్చి 50 MVA 13 8220 KVట్రాన్స్ఫార్మర్ రియాక్టన్స్ ఇచ్చారు తరువాత ట్రాన్స్ఫార్మర్ T2 రియాక్టన్స్ కూడా ఇచ్చేశారు మరియు ఇక్కడ ఇంకొక మోటర్ ఉంది మరొక లోడ్ ఇక్కడ కనెక్ట్ చేయబడి ఉంది ట్రాన్స్ఫార్మర్ T2 వచ్చి 50 MVA 22011 KVగా ఇవ్వబడింది 10 రియాక్టన్స్ ఇచ్చారు ట్రాన్స్ఫార్మర్ T3 50 MVA 13 8132 KV 10 గా ఇవ్వబడింది మోటార్ 80 MVA 10 45 KV10 రియాక్టన్స్ గా ఇవ్వబడింది మరియు లోడ్ 57 MVA10 45 KV వద్ద 0 8 పవర్ ఫాక్టర్ లాగింగ్ గా ఇవ్వబడింది ఎందువలన అంటే జనరేటర్ వచ్చి మోటర్ గా 10 45 KV అవుతుంది కాబట్టి లైన్ 1 ఇంపెడెన్స్ వచ్చి 50రియాక్టన్స్ వచ్చి 50Ω ఈ లైన్ 1లైన్ 2 వచ్చి 70 Ω మరియు మీరు కనుగొనాల్సిoది మీ పర్ యూనిట్ ఇంపెడెన్స్ రేఖాచిత్రం కాబట్టి ఈ సమస్యను మనం త్వరగా సాధించవచ్చు కాబట్టి బస్ 1 వద్ద జనరేటర్ రేటెడ్ వోల్టేజ్ ని బేస్ వోల్టేజ్ గా ఇవ్వబడింది ఇది ట్రాన్స్ఫార్మర్ టర్న్స్ నిష్పత్తికి అనుగుణంగా ఇతర బస్సుల వోల్టేజ్ బేస్ లను పరిష్కరిస్తుంది కావున జనరేటర్ యదార్ధంగా 13 8 KVఅందువలన మనం బేస్ వోల్టేజ్ VB1 13 8 KV గా తీసుకున్నాము కనుక సాధారణంగా VB2 వచ్చి 13 8 220 KV అనగా లైన్ ఓల్టేజ్ వచ్చి బేస్ వోల్టేజ్ కూడా అవుతుంది కనుక అది 220 KV సరేనా ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ T2 హై వోల్టేజ్ వైపు బేస్ ఓల్టేజ్ VB3 వచ్చి 220 KV దాని అర్థం ఏమిటంటే ఈ వైపు ట్రాన్స్ఫార్మర్ యొక్క బేస్ ఓల్టేజ్ వచ్చి 220 KV ఎందుకంటే లైన్ ఓల్టేజ్ వచ్చి 220 KV అందువలన దాని లో వోల్టేజ్ వైపు వచ్చి 220 11220 కనుక అది 11 KV అవుతుంది ఈ వైపు 11 KV బేస్ ఓల్టేజ్ అవుతుంది ఇప్పుడు అదే విధంగా VB5 VB6 13 8 13213 కనుక అది 132 KV అంటే ఈ వైపు బేస్ ఓల్టేజ్ వచ్చి VB5ఈ వైపు VB6 వచ్చి132 KV నేను 1 2 3 4 5 6 అని గుర్తు పెట్టాను ఆరు దగ్గర బస్ ఉంది దానిని గుర్తు పెట్టడం జరిగింది అందువలన VB5VB6 బేస్ ఓల్టేజ్ లు ఎంచుకో బడ్డాయికనుక బేస్ వోల్టేజ్ స్వయంచాలకంగా బదిలీ చేయబడుతుంది కాబట్టి బేస్ MVA ని మనం 100 గా ఎంచుకున్నాము కాని జనరేటర్ బేస్ భిన్నంగా ఉంటుంది కాబట్టి మీరు కొత్త బేస్ కి మార్చాలి 90 MVA అనేది జనరేటర్ రేటింగ్ ఇది పాత బేస్ MVA మరియు 100 కొత్త బేస్ MVA కనుక 0 18 10090 అనగా 0 అన్ని ట్రాన్స్ఫార్మర్లు 50 MVA రేటింగ్ మరియు 0 కనుక 0 1 10050 ఎందుకంటే 100 MVA బేస్0 20 p ఇప్పుడు సమీకరణం 16 ఉపయోగించినప్పటికీ కొత్త మరియు పాత సంబంధం ఒకటే అవుతుంది కాబట్టి Xmold p అనగా 0 2 p Bold వచ్చి 80KVBold వచ్చి 10 45 KV Bnew వచ్చి 100 Bnew 11 KV ఈ సమాచారం అంతా కూడా ఇంతకుమునుపే ఇవ్వబడింది కాబట్టి ఒక్కొక్కటిగా ఉంచండి మరియు మీకు ఏమి వస్తుంది అంటే Xmnew p అనగా 0 తరవాత లైన్లు 2 3 5 6 లకు బేస్ ఇంపెడెన్స్ VB22B లెక్కించండి మీకు 484 Ω వస్తుంది అదేవిధంగా 5 నుంచి 6 కు VB52B 1322100 174 24 Ω అవుతుంది లైన్ 1 బేస్ పర్ యూనిట్ ఇంపెడెన్స్ వచ్చి 50484 0 uలైన్ 2 కు 70174 ఎందుకంటే 70 Ω అనేది 174 24 0 4017 p u కు ఇవ్వబడింది సరేనా కనుక ఈ లైన్ మరియు జనరేటర్ ను లెక్కించడం జరిగింది ఇప్పుడు లోడ్ అనేది 0 8 పవర్ ఫాక్టర్ లాగింగ్ వద్ద ఉంది కనుక అది 57 MVAకాబట్టి SL 3Φ వచ్చి 57∟36 870 MVA ఇది మనం ఇంతకు ముందు చూసాము మరియు లోడ్ ఇంపెడెన్స్ వచ్చి VLL2SL3∅అనగా 10 870 ఇది కూడా మనం చూశాం అందువలన ZL వచ్చి 1 532 j1 1495 ఓమిక్ విలువలు కావున యదార్ధంగా ఇవి వచ్చి ఓమిక్ విలువలు ఇప్పుడు లోడు యొక్క బేస్ ఇంపెడెన్స్ అవతల వైపు వచ్చి 11 KV గా వచ్చింది కనుక 11 ఇవ్వబడిందిఅందువలన 112100 అనగా 1 సమాచారం అంతా కూడా ఇవ్వబడింది అందువలన ZL p u దీన్ని మొత్తాన్ని మీరు 1 21 చేత భాగించండిమీకు 1 266 j 0 95 p కాబట్టి దీనిని నేను కొంచెం త్వరగా చేశాను ఎందుకంటే ఇంతకు మునుపు ఉదాహరణలు అన్ని మీకు చూపించడం జరిగింది కాబట్టి అందువలన పర్ యూనిట్ ఈక్వివలెంట్సర్క్యూట్ రేఖా చిత్రము ఫిగర్ 20లో చూపబడింది ఇది జనరేటర్ తర్వాత మీ దగ్గర రెండు సమాంతర లైన్లు ఉన్నవి తరువాత ట్రాన్స్ఫార్మర్తర్వాత లైన్ ఆ తర్వాత మళ్లీ ట్రాన్స్ఫార్మర్ 0 2 0 1033 0 22 మళ్లీ ఇవే విలువలు మరియు ఇంకొక లైన్ కి ఇది j0 2 ఎందుకంటే అన్ని ట్రాన్స్ఫార్మర్ల పర్ యూనిట్ ఒకటే కాబట్టి కాబట్టి మార్పిడి పాయింట్ తర్వాత T1 T2 T3 T4 లకు ఇది వస్తుంది కానీ ఈ సమయంలో లైన్ వచ్చి 0 1033 మరియు ఇది వచ్చి j0 4017అంతేకాక మోటార్ మరియు లోడ్ రెండూ కూడా సమాంతరంగా ఉంటాయి కనుక మోటార్ ఇంపెడెన్స్ Xm ఈ వైపు వచ్చి0 2256 మరియు ఈ లోడ్ రెసిస్టివ్ భాగం అనగా 1 266 అక్కడ ఉంది మరియు j0 95 ఉంది కనుక ఇది పర్ యూనిట్ రేఖా చిత్రము కాబట్టి ఈ పర్ యూనిట్ కోసం మీకు ఏడు వివిధ రకాల సమస్యలను చూపించాను తదుపరిసారి మనం వోల్టేజ్ నియంత్రణ పద్ధతిని తీసుకుంటాము మరియు టాప్ చేంజింగ్ ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ మరియు ఆన్ లోడ్ ని చూస్తారు అదే సమయంలో వివిధ రకాల వోల్టేజ్ నియంత్రణ పద్ధతులను చూస్తారు ఇవన్నీ చాలా ఆసక్తికరంగా ఉంటాయి